నిన్న మనము త్రీ పేజ్ ట్రాన్స్ఫార్మర్ గురించి చర్చించాము నేను వివిధ రకాల కనెక్షన్ లను తీసుకున్నాను మరియు మనము చివరికి న్యూట్రల్ గ్రౌండింగ్ లేకుండా స్టార్ స్టార్ కనెక్షన్ ప్రెఫర్ చేయబడే కనెక్షన్ కాదని నిరూపించాము మనము ప్రాథమికంగా స్టార్ డెల్టా మరియు డెల్టా స్టార్ రెండు కనెక్షన్లలో మనము 300ఫేజ్ షిఫ్ట్ కలిగి ఉండబోతున్నామని చెప్పుకున్నాము మరియు అంతర్గతంగా మనం వాటిలో ఒకటి పైన ఉన్నది స్టార్ డెల్టాను స్టెప్ డౌన్ కనెక్షన్గా కలిగి ఉండబోతున్నామని అయితే రెండవది స్టెప్ అప్ గా కలిగి ఉండబోతున్నాము అని చెప్పుకున్నాము కాబట్టి మనము అంతర్గతంగా దీనిని స్టెప్ డౌన్ గా మరియు దీనిని స్టెప్ అప్ కనెక్షన్ గా కలిగి ఉండబోతున్నాము మరియు మనము డెల్టా డెల్టాకు వచ్చినప్పుడు మనము ఫేజ్ షిఫ్ట్ లేదని చెప్పాము స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ ఉండదు కానీ ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మీరు వాటిలో ఒకటి బయటకు వస్తే దానిని ఓపెన్ డెల్టా కాన్ఫిగరేషన్లో ఆపరేట్ చేయవచ్చు కాబట్టి డెల్టా డెల్టా ట్రాన్స్ఫార్మర్లో మాత్రమే ఓపెన్ డెల్టా లేదా V కనెక్షన్ సాధ్యమవుతుంది అది డెల్టా డెల్టా ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన ప్రయోజనం అయితే మనము స్టార్ స్టార్ కనెక్షన్ను చూసినప్పుడు స్టార్ స్టార్ కనెక్షన్లో ఒక ప్రధాన సమస్య ఏమిటంటే ముఖ్యంగా నేను ట్రాన్స్ఫార్మర్ను ఎనర్జైజ్ చేస్తున్నప్పుడు గ్రహిస్తున్న కరెంట్ ప్రాథమికంగా మాగ్నెటైజింగ్ కరెంట్ అయితే కరెంట్ యొక్క కొంత కోర్ లాస్ కాంపోనెంట్ ఉన్నప్పటికీ ప్రధానంగా మనం మాగ్నెటైజింగ్ కరెంట్ చూస్తుంటే మాగ్నెటైజింగ్ కరెంట్ అనేది ఒకవేళ నేను ఐరన్ యొక్క హిస్టెరిసిస్ ప్రాపర్టీని అలాగే ఫెర్రో మాగ్నెటిక్ కోర్ యొక్క శాచ్యురేషన్ ప్రాపర్టీని చూస్తున్నట్లయితే సాధారణంగా నాన్ సైనుసోయిడల్ గా వుంటుంది కాబట్టి ఇది వాస్తవానికి 50 హెర్ట్జ్ కాంపోనెంట్ ను ఫండమెంటల్ కాంపోనెంట్ గా కలిగి ఉన్న కరెంటు ను కలిగి ఉంటుంది ఇది సైనుసోయిడల్ నేచర్ కలిగిఉంటుంది అదే కాకుండా ఇది మూడవ హార్మోనిక్ ఐదవ హార్మోనిక్ ఏడవ హార్మోనిక్ మరియు మొదలైనవి కలిగి ఉంటుంది కావున ఒకవేళ మాగ్నెటైజింగ్ కరెంట్లో డామినేటింగ్ హార్మోనిక్ కాంపొనెంట్ లలో ఒకటైన మూడవ హార్మోనిక్ కాంపొనెంట్ ఉంటే ఇది ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ నుండి బయటకు వచ్చే మార్గాన్ని కనుగొనదు ఎందుకంటే నేను A B మరియు C ఫేజ్ లను నేను కలిగి ఉన్నాను నేను IA3IB3IC3లను మూడవ హార్మోనిక్ కాంపోనెంట్ లుగా కలిగి ఉండబోతున్నాను అవి కో ఫాసల్ కానున్నాయి కాబట్టి అవి కో ఫాసల్ అయినందున మనం ఈ మూడు కాంపోనెంట్ ల మొత్తాన్ని అనగా Ia3Ib3Ic3 ను సున్నా కాని కాంపొనెంట్ గా కలిగి ఉండబోతున్నాము ఇది 0 కి సమానం కాదు ఇది 0 కి సమానం కానందున నేను కరెంట్ కోసం ఒక మార్గాన్ని అందించాలి కాబట్టి న్యూట్రల్ గ్రౌండ్ కావడం ద్వారా దానికి మార్గాన్ని అందించాలి లేకపోతే నేను కరెంట్ కోసం కొంత ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించాలి కాబట్టి ఆ ప్రత్యామ్నాయ మార్గం టెర్షియరీ వైండింగ్ రూపంలో ఉండవచ్చు ఒకవేళ నేను డెల్టాలో కనెక్ట్ చేయబడిన టెర్షియరీ వైండింగ్ కలిగి ఉంటే నేను ప్రైమరీని స్టార్ లో సెకండరీ ని కూడా స్టార్ లో కలిగి ఉండగలను అయితే నా టెర్షియరీ గొప్ప రేటింగ్ లేదా పెద్ద రేటింగ్ లేనిది దానికి మరే ఇతర ప్రయోజనం ఏదీ లేదు అయితే ఇది తప్పనిసరిగా మూడవ హార్మోనిక్ కరెంటును ప్రసరింపజేస్తుందని నిర్ధారించుకోవాలి అది మూడవ హార్మోనిక్ కరెంట్ కోసం ఒక మార్గాన్ని అనుమతించకపోతే ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ ద్వారా మాగ్నెటైజింగ్ కరెంట్గా గ్రహించబడిన కరెంట్ సైనుసోయిడ్గా చేయబడుతుంది కరెంట్ సైనుసోయిడల్ అయితే ఫ్లక్స్ నాన్ సైనుసోయిడ్ అవుతుంది మరియు ఫ్లక్స్ నాన్ సైనుసోయిడ్ క్వాంటిటీ అయితే ఇండ్యూస్ అయిన వోల్టేజ్ ఖచ్చితంగా నాన్ సైనుసోయిడ్ గా ఉంటుంది అయితే మనం అప్లై చేస్తున్న వోల్టేజ్ సైనూసోయిడల్ కాబట్టి దీనివలన ఇంజెక్ట్ చేయబడిన వోల్టేజ్ లేదా అప్లై చేసిన వోల్టేజ్ మరియు ఇండ్యూస్డ్ EMF ల మధ్య వ్యత్యాసం ఉంటుంది ఇది వాస్తవానికి న్యూట్రల్ పాయింట్ ను ఆసిలేట్ చేయబోతోంది లేదా కొన్నిసార్లు ఎక్కువ మొత్తంలో కరెంటును ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ లోనికి ఇంజెక్ట్ చేస్తుంది ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ కు సంబంధించినంత వరకు అది మంచి ప్రమాణం కాదు ఈ కారణంగానే నేను స్టార్ స్టార్ని ఉపయోగిస్తే నేను న్యూట్రల్ ను గ్రౌండ్ చేయాలి లేకపోతే టెర్షియరీ ఉపయోగించాలి ప్రాథమికంగా అది డెల్టా కనెక్ట్ చేయబడిన టెర్షియరీ వైండింగ్ కలిగి ఉంటుంది స్టూడెంట్ ఈ డెల్టాలో కనెక్ట్ చేయబడిన టెర్షియరీ వైండింగ్ను ఎలా కనెక్ట్ చేస్తాము ప్రొఫెసర్ మనము దానిని సెకండరీకి ఏమాత్రం కనెక్ట్ చేయటం లేదు ఎందుకంటే అవన్నీ మ్యూచువల్లీ కపుల్ అయి ఉన్నాయి మూడవ హార్మోనిక్ మరెక్కడో సర్క్యులేట్ కావాలి బహుశా మీరు ప్రైమరీ నుండి సెకండరీ నుండి టెర్షియరీ నుండి మార్గం ఇవ్వండి కాబట్టి ఎక్కడైనా కరెంట్ ప్రవహించటానికి అనుమతించబడితే మీరు దానిని ఎక్కడా ఎలక్ట్రికల్ గా కనెక్ట్ చేయరు అదంతా మ్యూచువల్లీ కపుల్ అయి ఉన్నది వాస్తవానికి నేను ఇక్కడ మూడవ హార్మోనిక్ కరెంట్ గ్రహించడాన్ని కలిగి ఉంటే అది దీని ద్వారా ఒక మార్గాన్ని కనుగొనలేకపోతే ఇది దానిని కేవలం ఇక్కడ సర్క్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కనుక అది నశించదు మనం చేస్తున్నదంతా మూడవ హార్మోనిక్ను నశింప చేయడం కాదు దానిని నశింప చేయడం కాదు దాని మనుగడకు అనుమతించడం చేస్తున్నదంతే మరేమీ లేదు కావున దయచేసి ఏదైనా కరెంట్ సెకండరీ లేదా ప్రైమరీ లేదా టెర్షియరీలో ప్రవహిస్తే అది ఇతర కాయిల్స్లో వోల్టేజ్ డ్రాప్ లేదా వోల్టేజ్ ప్రేరణకు కారణమవుతుందని అర్థం చేసుకోండి ఎందుకంటే అవి అన్నీ మ్యూచువల్లీ కపుల్ అయి ఉన్నాయి కావున చాలా స్పష్టంగా నేను కరెంట్ టెర్షియరీలో కూడా సర్క్యులేట్ చేయడానికి అనుమతిస్తే అది ఖచ్చితంగా ప్రైమరీలోని ఇండ్యూస్డ్ EMF పై పరిణామాలను కలిగి ఉంటుంది నేను కోరుకునేది ఏమిటంటే ప్రైమరీ ఇండ్యూస్డ్ EMF సైనుసోయిడల్ గా ఉండడం దాని కోసం మూడవ హార్మోనిక్ కరెంట్ను ఎక్కడో ఒక చోట అనుమతించాలి మనం చేస్తున్నది అంతే కాబట్టి మూడవ హార్మోనిక్ కరెంట్ ఖచ్చితంగా ఇక్కడ ప్రవహిస్తుంది ఆ విధంగా మనము వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ ను దాని మూడవ హార్మోనిక్ కాంపోనెంట్ ను బయటకు ఎక్కడికో పంపడానికి అనుమతిస్తాము మరియు అది టెర్షియరీ ద్వారా జరుగుతున్నది సింపుల్ గా అంతే త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ల గురించి ఇది చాలు స్టూడెంట్ వై డెల్టా ప్రొఫెసర్ వై డెల్టాకు అటువంటి సమస్య ఉండదు ఎందుకంటే డెల్టా నేను లోడ్ను కనెక్ట్ చేసినా చేయకపోయినా డెల్టా వైండింగ్ ఇక్కడే ఉంది నేను వై డెల్టా ట్రాన్స్ఫార్మర్ను చూపిస్తాను నేను ప్రైమరీ లో Y కనెక్షన్ను ఈ విధంగా కలిగి ఉండబోతున్నాను డెల్టా సెకండరీలో ఉంది నేను ఇక్కడ లోడ్ను కనెక్ట్ చేయబోతున్నాను నేను లోడ్ను స్టార్లో లేదా డెల్టాలో కనెక్ట్ చేసానా అనేది వివరం మాత్రమే నేను లోడ్ను అస్సలు కనెక్ట్ చేసానా లేదా అనేది కూడా మళ్ళీ వివరం మాత్రమే కానీ ఇక్కడ మూడవ హార్మోనిక్ కాంపొనెంట్ ఉంటే ఇక్కడ కూడా అది ఇలా సర్క్యులేట్ కావచ్చు లోడ్ లేకుండా కూడా మూడవ హార్మోనిక్ కరెంట్ తనను తాను సర్క్యులేట్ చేసుకోవడానికి ఒక మార్గం ఉంది మరియు అది అన్నింటికీ ముఖ్యమైనది అంతకు మించి ఏమీ లేదు కాబట్టి మీరు బహుశా గ్రౌండ్ గుండా బహుశా సెకండరీ లేదా టెర్షియరీ వైండింగ్ ద్వారా ఏదో ఒకవిధంగా సర్క్యులేట్ అవుతున్న మూడవ హార్మోనిక్ కలిగి ఉన్నంతవరకు మీరు దానిని కనీసం మనుగడ సాగించడానికి అనుమతిస్తున్నారు అంతే సరేనా ఇప్పటివరకు మనం చూసినది త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు అవి వాస్తవానికి మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లతో రూపొందించబడ్డాయి అయితే మనము త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఒకే యూనిట్గా ఉపయోగించే సందర్భాలు ఉన్నాయి నేను దీన్ని ఒకే యూనిట్ గా ఉపయోగిస్తున్నప్పుడు వాస్తవానికి నేను మూడు కోర్ లను ఈ విధంగా కలిగి ఉండవచ్చు బహుశా కోర్ లలో ఒకటి ఇలాంటిదే కావచ్చు నేను కోర్ లలో ఒకటి ఎలా ఉంటుందో చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మరియు రెండవ కోర్ కొంతవరకు ఈ విధంగా ఉంటుంది మరియు మూడవ కోర్ ఈ విధంగా ఉండవచ్చు నేను దానిని కొంత ఇలా చూపించాను అవి అలాంటి మూడు కోర్ లు కావచ్చు అవి Y ఆకారంలో లేదా అలాంటిదే కావచ్చు నేను అలాంటి మూడు కోర్ లు కలిగి ఉన్నాను బహుశా నేను ఇక్కడ వౌండ్ చేయబడిన వైండింగ్ కలిగి ఉండబోతున్నాను ఇది ప్రైమరీ అదేవిధంగా బహుశా ఇది ప్రైమరీ అదేవిధంగా ఇది కూడా ప్రైమరీ అయితే సెకండరీ బహుశా వౌండ్ చేయబడవచ్చు నేను అది సెంట్రల్ లింబ్ మీద ఏమాత్రం వౌండ్ చేయబడలేదని చూపిస్తున్నాను నేను ఇప్పటికీ మధ్యలో లింబ్ మీద ఏదైనా వౌండ్ చేయడానికి కలిగి ఉన్నాను అది మూడు బ్రాంచ్ లకు యాంకర్ పాయింట్గా పనిచేస్తోంది అయితే నేను వైండింగ్ ను వౌండ్ చేయడానికి ఈ బ్రాంచ్ లను మాత్రమే ఎంచుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రాంచ్ లో ఏమి జరుగుతుందో నేను పరిశీలిస్తే వాస్తవానికి అది మూడు ఫ్లక్స్ ల సమ్మేషన్ అవుతుంది సరేనా నేను మధ్యలోని లింబ్ లో వెళుతున్న మొత్తం ఫ్లక్స్ ABC గా కలిగి ఉంటాను ఎందుకంటే బహుశా అది వరుసగా ఫేజ్ A ఫేజ్ B మరియు ఫేజ్ C నుండి వస్తున్న అన్ని ఫ్లక్స్లకు తిరిగి వచ్చే మార్గంగా పనిచేస్తుంది ఒకవేళ నేను దీనిని త్రీ ఫేజ్ వైండింగ్ గుండా వెళుతున్న బ్యాలెన్స్డ్ త్రీ ఫేజ్ కరెంట్గా చూస్తున్నట్లయితే ఇది 0 గా ఉండాలి అందువలన నేను తప్పనిసరిగా ఈ ఫ్లక్స్ 0 గా కలిగి ఉండబోతున్నాను ఫ్లక్స్ 0 అయితే నేను ఇక్కడ ఏదైనా సాలిడ్ కోర్ మెటీరియల్ను కలిగి ఉండటం గురించి నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్లక్స్ను లేదా మరే దేనినైనా పంపడానికి నాకు నిజంగా ఏమీ అవసరం లేదు అందువల్ల మిగిలిన మూడు లింబ్ లు ఎటువంటి లింబ్ నుండి పొడుచుకు రానట్లు నేను బాగా ఊహించుకోగలను కానీ అది యాంత్రికంగా నాకు ఎటువంటి ఆచరణీయమైన అమరికను ఇవ్వదు మరియు అది తగినంత బలంగా ఉండదు ఈ కారణంగానే సాధారణంగా మనం త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుతుంటే కోర్ కొంతవరకు ఇలా ఉంటుంది ఇది సింగిల్ ఫేజ్ సందర్భంలో షెల్ రకం నిర్మాణంలా కనిపిస్తుంది అయితే నేను తప్పనిసరిగా ఈ విధమైన కోర్ కలిగి ఉంటాను నేను ఇక్కడ అన్ని సంభావ్యతలలో ఫేజ్ A ప్రైమరీ ఇక్కడ ఫేజ్ B ప్రైమరీ ఇక్కడ మరియు ఫేజ్ C ప్రైమరీ ఇక్కడ మరియు అదేవిధంగా ఫేజ్ A సెకండరీ ఇక్కడ ఫేజ్ B సెకండరీ ఇక్కడ మరియు ఫేజ్ C సెకండరీ ఇక్కడ వౌండ్ కావడాన్ని కలిగి ఉండబోతున్నాను ఇప్పుడు నేను అన్ని టెర్మినల్స్ ను బయటకు తీసుకువచ్చాను నా అవసరానికి అనుగుణంగా నేను వాటిని ఖచ్చితంగా స్టార్ లేదా డెల్టాలో కనెక్ట్ చేయగలుగుతాను నేను సెంటర్ లింబ్ను పూర్తిగా తీసివేసి మూడు వేర్వేరు 1200 వైపుల నుండి వచ్చిన మూడు లింబ్ లను కలిగి ఉండగలను మెకానికల్లీ ఇది ఆచరణీయమైన నిర్మాణం కాదు ఎందుకంటే నాకు మధ్యలో ఒకరకమైన యాంకర్ అవసరం కాబట్టి ఒక డమ్మీ అయిన యాంకర్ను కలిగి ఉండటానికి బదులు మరియు సింపుల్ గా నేను నిజంగా 1200 షిప్ట్ కానటువంటి మూడు లింబ్ లను కలిగి ఉండటం ద్వారా ఐరన్ పై ఆదా చేస్తున్నాను సరేనా కానీ నేను చుట్టుపక్కల ఉన్న గాలి పారగమ్యతపర్మియబిలిటీ ని నిజంగా చాలా చిన్నదిగా ఊహించుకుంటున్నాను నేను బహుశా A సృష్టిస్తే ఇది A ఫేజ్ యొక్క A ఫ్లక్స్ ఆశాజనకంగా ఇది తనను తాను రెండు భాగాలుగా దాదాపు రెండు భాగాలుగా విభజించుకుంటుంది అదేవిధంగా నేను B ని చూస్తే అది మళ్ళీ తనను తాను రెండు భాగాలుగా విభజించుకుంటుంది మరియు అదేవిధంగా C నేను ఈ భాగం యొక్క పర్మియబిలిటీ అనంతం కాదు అని ఊహించుకుంటున్నాను కాబట్టి స్పష్టంగా బహుశా ఇది ఎక్కువ ఫ్లక్స్ A ను ఆక్యుపై చేస్తుంది ఒకవేళ అది A2మరియుA2గా విభజించబడితే నేను లింబ్ 2 మరియు లింబ్ 3 అందించే రిలక్టన్స్ సమానంగా ఉంటుందని భావించాలి అది బహుశా కొంచెం భిన్నంగా ఉండచ్చు ఎందుకంటే Cకి పొడవు కొద్దిగా ఎక్కువ నేను లింబ్ C కోసం చెబుతున్నాను కానీ ఇది కొంతవరకు సగం దాదాపు సగం అని నేను ఊహించబోతున్నాను కాబట్టి అదే విషయం స్టూడెంట్ యోక్ భాగం వైండింగ్ ను కలిగి ఉండడం లేదు అందువల్ల మనము దానిని తొలగించవచ్చా ప్రొఫెసర్ మీరు యోక్ భాగాన్ని అందించకపోతే నేను ఆ పై భాగాన్ని యోక్ అని పిలిస్తే అది మాగ్నెటిక్ సర్క్యూట్ను పూర్తి చేస్తుంది ఈ భాగం యోక్ అదేవిధంగా ఈ భాగం యోక్ దయచేసి అక్కడ వైండింగ్ లు లేవని గమనించండి అధిక పర్మియబిలిటీ మార్గం తక్కువ రిలక్టన్స్ మార్గాన్ని రూపొందించడానికి యోక్ లు తప్పనిసరిగా అందించబడతాయి స్టూడెంట్ చివరలో ఇండివిడ్యువల్ కాయిల్స్ యొక్క వైర్ల చివరలు మనకు ఎందుకు అవసరం మనకు ఇది ఎందుకు అవసరం మనకు మాగ్నెటిక్ సర్క్యూట్ ఎందుకు అవసరం ప్రొఫెసర్ మీకు మాగ్నెటిక్ సర్క్యూట్ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రశ్న ఎక్కడ ఉంది స్టూడెంట్ ప్రాథమికంగా ఇండివిడ్యువల్లీ A అనేది ఆటో ట్రాన్స్ఫార్మర్ B ఆటో ట్రాన్స్ఫార్మర్ C ఆటో ట్రాన్స్ఫార్మర్ మరియు మనము ఈ వైర్లన్నింటినీ తీసుకుంటున్నాము ప్రొఫెసర్ కానీ కరెంట్ ప్రవాహం క్లోజ్డ్ మార్గాన్ని కనుగొనాలి ఆ కారణంగా వాస్తవానికి మ్యాగ్నెటిక్ లైన్ లు వస్తున్నాయి అవి క్లోజ్డ్ మార్గాన్ని ఎలా కనుగొంటాయి మీరు వేరే మార్గాన్ని అందించకపోతే అప్పుడు ఏమి జరుగుతుందంటే అది గాలి గుండా వెళుతుంది చూడండి ఒకవేళ నేను కేవలం ఇలా ఒక లెగ్ కలిగి ఉంటే మీరు అతని ప్రశ్నను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను అతను అడుగుతున్నది నేను ఈ విధంగా ఒక లింబ్ A ఫేజ్ ప్రైమరీ మరియు A ఫేజ్ సెకండరీ తో కలిగి ఉంటే నేను తప్పనిసరిగా ఈ విధంగా వెళ్తున్న ఫ్లక్స్ కలిగి ఉంటాను అది గాలి ద్వారా పూర్తి కావాలి వేరే మార్గం లేదు మరియు ఎయిర్ పాత్ యొక్క అధిక రిలక్టన్స్ ను నేను కోరుకోను నేను దీనిని చేయడానికి ప్రయత్నిస్తున్న కారణం అదే కాబట్టి మాగ్నెటిక్ సర్క్యూట్ కనీస రిలక్టన్స్ ను ఇస్తుందని నిర్ధారించుకోనేలా మనము సాధారణంగా ట్రాన్స్ఫార్మర్కు ఎల్లప్పుడూ యోక్ తో పాటుగా ఫెర్రో మాగ్నెటిక్ కోర్ ను అందిస్తాము అదే కారణం కాబట్టి ఇది మీకు తెలిసిన త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణాలలో ఒకటి ఇది ఒకే యూనిట్గా పనిచేస్తోంది మరియు సింగిల్ యూనిట్ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు డిస్ట్రిబ్యూషన్ స్థాయిలో ఉపయోగించబడతాయి ఇవి జనరేషన్ స్థాయిలో ఉపయోగించబడవు స్టూడెంట్ ప్రాథమికంగా మూడు ఆటో ట్రాన్స్ఫార్మర్లు లెవెల్ కి కనెక్ట్ చేయబడి ఉన్నాయి ప్రొఫెసర్ నిజంగా కాదు నాకు ఇంకా ప్రైమరీ మరియు సెకండరీ విడిగా ఉన్నాయి నేను ప్రైమరీ మరియు సెకండరీలను ఒకటిగా కలిగి లేను అవుటర్ ట్రాన్స్ఫార్మర్లో నాకు ప్రైమరీ మరియు సెకండరీ విడిగా లేవు కాబట్టి నేను చేయడానికి ప్రయత్నిస్తున్నది ఇది A ఫేజ్ యొక్క ప్రైమరీ ఇది A ఫేజ్ యొక్క సెకండరీ కాబట్టి నాకు రెండు విభిన్న వైండింగ్లు కలిగి ఉన్నాను మరియు నా అవసరానికి అనుగుణంగా దాన్ని స్టార్ లేదా డెల్టాలో కనెక్ట్ చేసే అవకాశం ఉంది కొన్ని నిర్దిష్ట అప్లికేషన్లలో ఆ ఫ్లెక్సిబిలిటీని మీరు చాలాసార్లు కనుగొంటారు కానీ మీరు వాస్తవానికి సబ్స్టేషన్లోకి వెళ్లి ట్రాన్స్ఫార్మర్ను చూసినప్పుడు ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు ఉదాహరణకు సబ్స్టేషన్లో మనకు ఇక్కడ ఎడమ వైపున ఉన్న LHC దగ్గర ఉన్నది మీరు ప్రవేశించినప్పుడు మీరు దానిని కుడి వైపున చూస్తారు ఉదాహరణకు 11000440V ట్రాన్స్ఫార్మర్ ఉంది మీకు సెకండరీ వైపు ఉన్నది సాధారణంగా స్టార్ కనెక్షన్ అవుతుంది సెకండరీ ఒక స్టార్ అవుతుంది ప్రైమరీ డెల్టా లేదా స్టార్ కావచ్చు స్థిరంగా అది బహుశా డెల్టా కావచ్చు సెకండరీలో మనకు ఎందుకు స్టార్ ఉందంటే అది నాకు అవసరం కావచ్చు బదులుగా నాకు సింగిల్ ఫేజ్ సరఫరా అవసరం ఉండవచ్చు నాకు స్టార్ లేకపోతే నేను సింగిల్ ఫేజ్ సరఫరాను ఎలా పొందగలను ఒకవేళ అది స్టార్ అయితే నేను న్యూట్రల్ ను గ్రౌండ్ చేయాలి మరియు న్యూట్రల్ మరియు ఏదైనా ఫేజ్ ల మధ్య నాకు సింగిల్ ఫేజ్ సరఫరా లభిస్తుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఎండ్ వైపు డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫాగ్ ఎండ్ వైపు ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ స్థిరంగా స్టార్ లో కనెక్ట్ అయి ఉంటుంది తద్వారా మనము తుది టెర్మినేషన్ స్థానం నుండి సింగిల్ ఫేజ్ సరఫరాను పొందగలుగుతాము త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఇక చాలు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క పారలల్ ఆపరేషన్ ను పరిశీలించడానికి ప్రయత్నిద్దాం మనం రెండు ట్రాన్స్ఫార్మర్లను పారలల్ గా ఎలా కనెక్ట్ చేస్తాము ట్రాన్స్ఫార్మర్ యొక్క పారలల్ కనెక్టివిటీకి ఏవైనా కండీషన్స్ ఉన్నాయా అన్నింటి కంటే ముందుగా మనకు ట్రాన్స్ఫార్మర్ల పారలల్ ఆపరేషన్ ఎందుకు అవసరం మనకు పారలల్ ఆపరేషన్ ఎందుకు అవసరం అనే దానిపై ఏదైనా ఆలోచనలు ఉన్నాయా మనము ట్రాన్స్ఫార్మర్ యొక్క పారలల్ ఆపరేషన్ ను ఎందుకు కలిగి ఉండాలి మీకు రెండు ట్రాన్స్ఫార్మర్లు పారలల్ గా కనెక్ట్ కావడానికి ఏదైనా కారణం ఉందా పారలల్ ఆపరేషన్ అంటే ఏమిటో మీరు మొదట అర్థం చేసుకోవాలి నన్ను కనీసం ఒక సర్క్యూట్ చూపించనివ్వండి అప్పుడు మనము వాటిని పారలల్ గా ఎందుకు కనెక్ట్ చేస్తున్నామో మీరు అర్థం చేసుకోగలరు ఇవి రెండు ట్రాన్స్ఫార్మర్ల యొక్క ప్రైమరీలు అని అనుకుందాము నేను సింగిల్ ఫేజ్ ను చూపిస్తున్నాను మరియు ఇవి రెండు ట్రాన్స్ఫార్మర్ల సెకండరీలు మరియు ఇది డాట్ అని అనుకుందాము ఇది డాట్ అదేవిధంగా దీనికి నేను ఇది డాట్ అని చూపిస్తున్నాను ఇది డాట్ కాబట్టి నేను ఈ దిశలో వోల్టేజ్ రైజ్ ను చూపిస్తున్నాను ఇక్కడ కూడా వోల్టేజ్ రైజ్ ఈ దిశలో ఉంటుంది ఇప్పుడు నేను ఈ డాట్ను ఈ డాట్తో కనెక్ట్ చేయబోతున్నాను మరియు అదేవిధంగా నేను ఈ నాన్ డాట్ టెర్మినల్ను నాన్ డాట్ టెర్మినల్తో కనెక్ట్ చేయబోతున్నాను ప్రస్తుతం నేను చేస్తున్నది ఇక్కడ V1ను అప్లై చేయబోతున్నాను కాబట్టి ప్రైమరీలు పారలల్ గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి మనము వీటిని పారలల్ గా కనెక్ట్ చేయడం అంటే అర్థం ఇదే నేను ప్రైమరీలను పారలల్ గా కనెక్ట్ చేసాను ఇప్పుడు సెకండరీల విషయానికొస్తే మళ్ళీ నేను ఈ డాట్ను మరియు ఈ డాట్ను కలిపి కనెక్ట్ చేయాలి నేను దీన్ని మరియు దీన్ని కలిపి కనెక్ట్ చేయాలి ఇప్పుడు నేను లోడ్ను కనెక్ట్ చేయాలనుకుంటే అది ఓపెన్ సర్క్యూట్ అయితే అదే నేను ఇంకేమీ చేయడం లేదు నేను లోడ్ ను కనెక్ట్ చేయవలసి వస్తే నేను లోడ్ ను ఇక్కడ కనెక్ట్ చేయాలి అవి రెండింటికి లోడ్ కామన్ గా ఉంటుంది ఒకవేళ నేను పూర్తి లోడ్ కరెంట్ IL అని మరియు ఇక్కడ నుండి ప్రవహించే కరెంట్ I1 అని నేను చెబితే ఇక్కడ నుండి ప్రవహించే కరెంట్ I2 కావున I1I2 అనేది IL అవుతుంది రెండు ట్రాన్స్ఫార్మర్ల పారలల్ ఆపరేషన్ అర్థం ఇదే ఒకే ట్రాన్స్ఫార్మర్ కాకుండా రెండు ట్రాన్స్ఫార్మర్ల సహాయంతో లోడ్ సరఫరా చేయబడుతోంది ఉదాహరణకు నేను 1 kVA మరియు 1 kVA రెండు ట్రాన్స్ఫార్మర్లను కలిగి ఉండవచ్చు వాస్తవానికి నేను ఒక 1 5 kVA లోడ్ ని సరఫరా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్లలో ఒకదాని ద్వారా 0 75 సరఫరా చేయాలనుకుంటున్నాను మరొక 0 75 మరొక ట్రాన్స్ఫార్మర్ ద్వారా సరఫరా చేయబడాలి కాబట్టి 2 kVA వరకు వెళ్ళడానికి నాకు లీవరేజ్ ఉంది బహుశా నేను 1 kVA నుండి 2 kVA వరకు లోడ్ వైవిధ్యాన్ని కలిగి ఉంటాను 1 kVA ట్రాన్స్ఫార్మర్ సరిపోక పోవడానికి కారణం అదే కాబట్టి నేను తప్పనిసరిగా మరో ట్రాన్స్ఫార్మర్ను ఉంచాల్సి వచ్చింది పరోక్షంగా ఇది సమాధానం ఇస్తుంది మనము బహుశా IIT భవనంతో ప్రారంభించినప్పుడు టెక్స్టైల్ టెక్నాలజీ విభాగం మరియు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు మాత్రమే ఉన్నాయి మొత్తం లోడ్ 20 30 kVA ఈ క్రమంలో ఉండేది అంతకంటే ఎక్కువ కాదు మనము అందుకోసం ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉంటాము విస్తరణ గురించి కూడా ఆలోచించి బహుశా 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేయబడింది ఇప్పుడు ప్రతిదీ ఎక్స్పొనెన్షియల్ పద్ధతిలో విస్తరించింది కాబట్టి మనము నిజంగా ట్రాన్స్ఫార్మర్ కు తగినంత కెపాసిటీని కలిగి లేము దీన్ని చేయటానికి ఒక మార్గం ఏమిటంటే ఆ 100 kVA ట్రాన్స్ఫార్మర్ను పూర్తిగా తొలగించి 1 MVA ట్రాన్స్ఫార్మర్ను ఉంచడం చేయడానికి అది ఒక మార్గం నేను ఒక 1 MVA ట్రాన్స్ఫార్మర్ను ఉంచినా ఆ 1 MVA రేపు సరిపోతుందని హామీ లేదు కాబట్టి ఈ ప్రత్యేకమైన 100 kVA ట్రాన్స్ఫార్మర్తో పాటు మరో 200 kVA ట్రాన్స్ఫార్మర్ ను కలపాలి మరో 200 kVA కాబట్టి దశల వారీగా మరింత ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు కలపబడ్డాయి తద్వారా ఇది విస్తరిస్తున్నప్పుడు మీరు సబ్స్టేషన్కు మరింత ఎక్కువ కెపాసిటీని కలపబోతున్నారు కాబట్టి అన్ని సంభావ్యతలలో నెమ్మదిగా విస్తరిస్తున్న డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏమి చేయాలంటే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు జతచేయబడాలి తద్వారా అవన్నీ పారలల్ గా పనిచేస్తాయి అందువలన మనకు పారలల్ ఆపరేషన్ అంటే అర్థం ఏమిటంటే అవన్నీ సామూహిక లోడ్ ను సరఫరా చేయడానికి కలిసి పనిచేస్తాయి కావున డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో విస్తరణ జరుగుతున్నప్పుడల్లా మీరు పారలల్ గా పనిచేయడానికి ఎక్కువ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్లను కలపబోతున్నారు తద్వారా ఈ ట్రాన్స్ఫార్మర్ల యొక్క అన్ని శక్తి స్థాయిల ట్రాన్స్ఫార్మర్ల రేటింగ్స్ యొక్క సమ్మేషన్ ద్వారా పూర్తి భారాన్ని పొందగలుగుతాము ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈ పారలల్ ఆపరేషన్ కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి నాకు 20 kVA 20 kVA మరియు 10 kVA ట్రాన్స్ఫార్మర్లు 50 kVA లోడ్ ను సరఫరా చేస్తున్నాయి అనుకుందాము మొత్తం 50 kVA లోడ్ ఒకవేళ 10 kVA ట్రాన్స్ఫార్మర్ బయటకు వస్తే నేను ఇంకా 40 kVA ని ఎక్కువ ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలను కాబట్టి రిలయబిలిటీ కొంచెం మెరుగుపడుతుంది ఎందుకంటే నేను దానిని పాక్షిక రేటింగ్లో చేస్తున్నాను కాబట్టి నేను లోడ్లో కొంత భాగాన్ని అయినా సరఫరా చేయగలను కొన్ని అత్యవసర పవర్ సప్లైలకు అవసరం ఉంటుంది ఉదాహరణకు ఆసుపత్రి కోసం మరికొన్ని ముఖ్యమైన డేటా సెంటర్ లకు కాబట్టి ఆ ప్రదేశాలలో నేను పవర్ ను ఇవ్వవలసి వస్తే కనీసం ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీలో కొంత భాగాన్ని ఉపయోగించి పవర్ ను ఇవ్వగలను ఇది రిలయబిలిటీ మెరుగుదలకు దోహదపడే ఒక ముఖ్యమైన విషయం రెండవది ఏమిటంటే నా ట్రాన్స్ఫార్మర్ కోసం బ్యాకప్లను నిల్వ చేసేటప్పుడు మొత్తం 50 kVA బ్యాకప్ ట్రాన్స్ఫార్మర్గా నిల్వ చేయాలి 50 kVA విఫలమైతే అప్పుడు నేను వెంటనే 50 kVA ట్రాన్స్ఫార్మర్ ద్వారా భర్తీ చేయాలి దీన్ని 50 kVA ట్రాన్స్ఫార్మర్గా నిల్వ చేయడానికి బదులు నేను 10 kVA లేదా 20 kVA రూపంలో నిల్వ చేయగలను అది సరిపోతుంది కాబట్టి బ్యాకప్ ఖర్చు తగ్గించబడుతుంది ఖచ్చితంగా నేను ఒక 50 kVA ట్రాన్స్ఫార్మర్ను ఇన్స్టాల్ చేస్తే 50 kVA ట్రాన్స్ఫార్మర్ యొక్క ఒకే ఒక్క యూనిట్ 20 20 10 తో పోలిస్తే ఇన్స్టలేషన్ సమయంలో తక్కువ ఖర్చు అవుతుంది చాలా స్పష్టంగా ప్రతిదానికీ వ్యక్తిగత కోర్ ఉన్నందున ప్రతిదానికీ వ్యక్తిగతమైనది అది ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా ఇన్స్టలేషన్ సమయంలో మొత్తం ఖర్చును పెంచుతారు కానీ రిలయబిలిటీ లక్షణం వలన మరియు ఇన్వెంటరీ ఐటమ్ లేదా బ్యాకప్ వస్తువు యొక్క నిల్వ పరంగా సాధారణంగా ఇది సిఫార్సు చేయబడింది మరియు ముఖ్యంగా మన దేశం లాగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలో అది ఇంకా అభివృద్ధి చెందుతోంది మరియు పవర్ సిస్టం ఇప్పటికీ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క పారలల్ ఆపరేషన్ కలిగి ఉండటం చాలా మంచిది అందువల్ల మనము ట్రాన్స్ఫార్మర్ గురించి అధ్యయనం చేసేటప్పుడు పారలల్ ఆపరేషన్ ముఖ్యమైన అంశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది భారతదేశంలో చాలా ప్రబలంగా ఉంది మొదటగా మనము పారలల్ ఆపరేషన్ కోసం శాటిస్ఫై చేయవలసిన కండీషన్స్ ఏమిటో చూద్దాము మరియు దయచేసి నేను చూపిస్తున్నది సింగిల్ ఫేజ్ సందర్భంలోనిది అని గమనించండి సింప్లిసిటీ కోసమే అలా చూపుతున్నాను లేకపోతే సాధారణంగా మనము త్రీ ఫేజ్ ఉపయోగిస్తాము అందువలన వాస్తవంగా మనము ఏదైతే చేస్తున్నామో అదంతా త్రీఫేజ్ లో ఉంటుంది అది సింగిల్ ఫేజ్ కాదు చాలా స్పష్టంగా నేను ఒక ట్రాన్స్ఫార్మర్ ను ABC ఫేజ్ సీక్వెన్స్ లో మరొక దానిని ACB ఫేజ్ సీక్వెన్స్ లో కలిగి ఉండను అలా చేయలేము అవి రెండు ABC మరియు ABC పవర్ సప్లై కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే నేను వాటిని పారలల్ గా కనెక్ట్ చేయగలను నా ఉద్దేశం ఏమిటంటే నేను మూడు వైండింగ్ లు ABC కలిగి ఉన్నాను నేను ఇంకొక ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ లో మరో మూడు వైండింగ్ లు A1B1C1 కలిగి ఉన్నాను నేను A ని A1తో B ని B1తో C ని C1 తో కనెక్ట్ చేయాలి దానివలన వాటిని పారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఫేజ్ సీక్వెన్స్ లు ఒకేలా కలిగివుంటాను అందువలన ఫేజ్ సీక్వెన్స్ లు భిన్నంగా ఉండకూడదు వాటిని ఒకేలా కలిగి ఉండాలి నేను జాగ్రత్త తీసుకోవాల్సిన రెండవ విషయం ఏమిటంటే వోల్టేజ్ రేషియోలు నేను ఒకవేళ V1V2 చూస్తున్నట్లయితే సరేనా అవి ఒకేలా ఉండాలి ఎందుకంటే నేను సింపుల్ గా కనెక్ట్ చేయలేను ఎలానో చూద్దాం ఒక ట్రాన్స్ ఫార్మర్ 240440 అనుకుందాము మరొకదానికి 240480 నేను 480 ని 440 తో కనెక్ట్ చేయలేను వెంటనే అక్కడ పెద్ద సర్క్యులేటింగ్ కరెంట్ వస్తుంది మీరు దాదాపుగా 40V ను షార్ట్ సర్క్యూట్ చేస్తున్నారు కావున మనము వోల్టేజ్ రేషియో లు సమానము అని నిర్ధారించుకోవాలి కనెక్ట్ చేయడానికి ముందుగా చెక్ చేసుకోవాల్సిన మూడవ కండిషన్ పొలారిటీ అనగా మనం మాట్లాడుకున్న డాట్ కావున ఆ డాట్ లు కలిపి కనెక్ట్ చేయబడాలి మరియు నాన్ డాట్ టెర్మినల్స్ కలిపి కనెక్ట్ చేయబడాలి కావున కనెక్ట్ చేయడానికి ముందుగా పొలారిటీ సరిగ్గా చెక్ చేయబడినది అని మనము నిర్ధారించుకోవాలి మరియు నాలుగవది అది ఒకవేళ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఒకవేళ నేను స్టార్ స్టార్ కలిగి ఉన్నట్లయితే నేను రెండవ ట్రాన్స్ఫార్మర్ కూడా స్టార్ స్టార్ గా కలిగి ఉండటం మంచిది నేను సింపుల్ గా స్టార్ స్టార్ అనేది స్టార్ డెల్టా తో కనెక్ట్ కావడాన్ని కలిగి ఉండలేను ఫేజ్ షిఫ్ట్ కారణంగా అది పనిచేయదు కావున ప్రాథమికంగా నేను ట్రాన్స్ఫార్మర్ 1 మరియు 2 లలో కనెక్షన్స్ ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోవాలి నా ఉద్దేశం ఏమిటంటే నేను ట్రాన్స్ఫార్మర్ 1 కోసం స్టార్ స్టార్ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాను ట్రాన్స్ఫార్మర్ 2 కూడా స్టార్ స్టార్ లేదా స్టార్ డెల్టా కనెక్షన్ కలిగి ఉండాలి నేను స్టార్ డెల్టా కలిగి ఉండాలి లేకపోతే నేను కనెక్షన్స్ ఒకేలా కలిగి ఉండనంత వరకు అవి సరిగ్గా పని చేయవు మనము రెండు ట్రాన్స్ఫార్మర్లను పారలల్ గా ఆపరేట్ చేసినప్పుడల్లా చివరిసారి ఈ ఎక్స్పరిమెంట్ ELL203 నుండి తీసివేయబడింది నేను దానిని మళ్ళీ చేర్చడానికి ప్రయత్నించి చూస్తాను అందువలన మీరు ట్రాన్స్ఫార్మర్ పారలల్ ఆపరేషన్ ను అర్థం చేసుకోగలరు మొట్టమొదటిగా మనం చేయవలసినది పొలారిటీ ని చెక్ చేయడం అందుకోసం మనం ఏమి చేస్తామంటే ఒకవేళ నేను రెండు ప్రైమరీలను ఈ విధంగా కలిగి ఉన్నట్లయితే నేను వాటిని మొదటగా పారలల్ లో కనెక్ట్ చేస్తాను నేను వాటిని సింపుల్ గా పారలల్ లో కనెక్ట్ చేస్తాను డాట్ ఎక్కడ ఉంది అన్నది పెద్ద విషయం కాదు బహుశా నాకు అది తెలియకపోవచ్చు అదేమి పట్టింపు లేదు నేను సింపుల్ గా రెండు టర్మినల్స్ ను కలిపి కనెక్ట్ చేస్తాను మరియు ఇంకో రెండు టెర్మినల్స్ ను కూడా కలిపి కనెక్ట్ చేస్తాను మరియు ఆ తర్వాత వోల్టేజ్ V1 ఇక్కడ అప్లై చేయబోతున్నాను మరియు ఇది ఇక్కడ నా సెకండరీ ఇప్పుడు నేను ఏమి చేయబోతున్నాను అంటే బహుశా నేను దీనిని ఇది A B ఇది A1B1 అని పిలుస్తాను కావున నేను ఈ రెండింటినీ కలిపి కనెక్ట్ చేయబోతున్నాను మరియు దీనికి అక్రాస్ గా వోల్ట్ మీటర్ ను కనెక్ట్ చేస్తాను మరియు ఒకవేళ నేను దీనిని 11 ట్రాన్స్ఫార్మర్ అని ఊహించుకుంటే ఒకవేళ నేను ఇక్కడ V1 కనెక్ట్ చేస్తున్నట్లయితే అప్లై చేయబడిన వోల్టేజ్ V1 మరియు వోల్ట్ మీటర్ లో వస్తున్నది 2V1 దాని అర్థం అవి సిరీస్ అడిషన్ లో ఉన్నాయి ఒకవేళ అవి సిరీస్ అడిషన్ లో ఉంటే నేను ఇక్కడ ప్లస్ కలిగి ఉండబోతున్నాను మైనస్ ఇక్కడ బహుశా ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ అప్పుడు అవి సిరీస్ అడిషన్ లో ఉంటాయి ఖచ్చితంగా నేను అవి విభిన్న పొలారిటీలు కలిగి ఉన్నాయని చెప్పగలను అంటే నేను ఏవైతే కలిపి కనెక్ట్ చేశానో అవి వేరు వేరు పొలారిటీలు కలిగి ఉంటాయి ఒకవేళ అవి వేరు వేరు పొలారిటీలు అయితే స్పష్టంగా నేను వాటిని కలిపి పారలల్ ఆపరేషన్ కోసం కనెక్ట్ చేయలేను కావున పారలల్ ఆపరేషన్ కోసం మనం చేసే మొదటి విషయం పొలారిటీ టెస్ట్ అయితే లాబొరేటరీలో స్థిరంగా జరిగేది ఏమిటంటే ముందు బ్యాచ్ వాళ్లు మీకు టెర్మినల్స్ ఎలా ఉన్నాయో చెబుతారు మరియు తరువాత మీరు దానితో పొలారిటీ టెస్ట్ చేయకుండా కూడా ముందుకు వెళ్ళగలరు మరియు సాధారణంగా చాలాసార్లు పిల్లలు ఎగ్జామ్ లో లాగా పొలారిటీ టెస్ట్ ను చేయాలని కోరుకోరు వారికి సమయం తక్కువగా ఉంది అనేది అందుకు వారు చెప్పే కారణం సాధారణంగా అలానే ముందుకెళ్లి కనెక్ట్ చేస్తారు కొన్నిసార్లు వాళ్ళు పొరపాటు చేయగలరు మరియు దానివలన ప్యూజ్ బ్లోయింగ్ చూడబోతున్నాం అదే జరిగేది కావున సాధారణంగా పొలారిటీ టెస్టింగ్ అనేది జరగాలి పొలారిటీ టెస్టింగ్ అనేది తప్పనిసరిగా వోల్ట్ మీటర్ రీడింగ్ చూడడం ద్వారా మీరు కలిపి కనెక్ట్ చేసిన వాటి పొలారిటీ అనేది ఆపోజిట్ నేచర్లో ఉందా అని మీకు తెలియజేస్తుంది లేక ఒకవేళ మీరు వోల్ట్ మీటర్ రీడింగ్ జీరో గా పొందితే నేను దానిని వేరే విధంగా కనెక్ట్ చేసి ఉంటే ఇది నా వైండింగ్ లలో ఒకటి అనుకుందాము ఇది మరొక వైండింగ్ ఇది A మరియు ఇది B మరియు ఇది B ఇది A అనుకుందాము మరియు నేను ఈ రెండింటినీ కలిపి కనెక్ట్ చేశాను నేను దీనిని ప్లస్ మరియు ఇది మైనస్ గా కలిగి వుంటాను అయితే నేను దీనిని ప్లస్ మరియు ఇది మైనస్ గా కలిగి ఉండబోతున్నాను అందువలన అవి రెండు ఖచ్చితంగా ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతాయి మరియు ఒకవేళ నేను ఇక్కడ వోల్ట్ మీటర్ పెడితే అది సున్నా రీడింగ్ చూపిస్తుంది RMS విలువ సున్నా అవుతుంది ఒకవేళ నేను వోల్ట్ మీటర్ రీడింగ్ 0 గా పొందితే నేను పారలల్ ఆపరేషన్ కోసం సరి అయిన టెర్మినల్స్ ను కలిపి కనెక్ట్ చేశానని నిర్ధారించుకోగలను ఇప్పుడు నేను చేయబోయేది ఏమిటంటే ప్రైమరీ వైపు నేను వాటిని ఎలా కనెక్ట్ చేశాను అన్నది పెద్ద పట్టింపు లేదు కావున నేను వాస్తవానికి ఈ రెండింటినీ మరియు ఈ రెండు కలిపి కనెక్ట్ చేయబోతున్నాను మరియు ఈ రెండింటి మధ్య వోల్టేజ్V1 ను అప్లై చేస్తాను అయితే సెకండరీ వైపు నా కనెక్షన్స్ ఈ విధంగా ఉందని నేను నిర్ధారించుకోవాలి ఒకవేళ వోల్ట్ మీటర్ రీడింగ్ సున్నా అయితే అది కరెక్ట్ కనెక్షన్ ఇక్కడ అది 2V కావున ఇది పారలల్ ఆపరేషన్ కోసం కరెక్ట్ కాదు నేను ప్రాథమికంగా V మరియు V1 కలిపి కనెక్ట్ చేయబోతున్నాను అదేవిధంగా ఈ రెండిటినీ కలిపి దయచేసి గమనించండి ఇది ఇప్పటికే క్లోజ్డ్ సర్క్యూట్ కావున వోల్టేజీలు కొంత భిన్నంగా ఉంటాయి రెండు సందర్భాలలో బహుశా నేను 220110 ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉన్నానని అనుకుందాము అయితే 110 పొందడానికి బదులుగా నేను 109 8 పొందాను 2V అనేది కరెంటు సర్క్యులేట్ చేయబోతోంది ఎందుకంటే దయచేసి గుర్తు తెచ్చుకోండి ట్రాన్స్ఫార్మర్ యొక్క రెసిస్టెన్స్ మరియు లీకేజ్ రియాక్టన్స్ లు చాలా చాలా చిన్నవిగా ఉంటాయి కావున 0 2 V కోసం కూడా నేను కరెంట్ ను బహుశా కొంత పదుల క్రమంలో పొందుతాను ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ కెపాసిటీ కలిగి ఉంటే ఇది చాలా వరకు సాధ్యం అవుతుంది ఒకవేళ అది ఎక్కువ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ అయితే రెసిస్టెన్స్ లు చాలా చిన్నవిగా ఉన్నకారణంగా నేను తప్పనిసరిగా ఎక్కువ సర్క్యులేటింగ్ కరెంటును కలిగి ఉండబోతున్నాను కావున సాధ్యమైనంతవరకు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజీ లు అనేవి దగ్గరగా ఉండాలి సాధ్యమైనంతవరకు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ లు దగ్గరగా ఉండాలి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ లు కొంచెం తేడా ఉన్నా కూడా నేను ట్రాన్స్ఫార్మర్ గుండా సర్క్యులేటింగ్ కరెంట్ లు ప్రవహించడాన్ని కలిగి ఉంటాను ఇప్పుడు నేను ఈ రెండు టెర్మినల్స్ మధ్యలో లోడ్ కనెక్ట్ చేయగలను నా లోడ్ ఇక్కడ ఉంది ట్రాన్స్ఫార్మర్ పారలల్ ఆపరేషన్ కోసం కనెక్ట్ చేసే విధానం ఇది రెండు ట్రాన్స్ఫార్మర్లు పారలల్ గా ఆపరేట్ అవుతున్నప్పుడు వాస్తవంగా అవి లోడ్ ను ఎలా షేర్ చేసుకుంటాయి అనేదానికి ఎక్స్ప్రెషన్ పొందగలమా అని చూద్దాము నేను వోల్టేజ్ V1ను అప్లై చేస్తున్నాను మరియు నేను మొదటి కేసును ఊహించుకుంటున్నాను నేను రెండు కేసులు డిస్కస్ చేయబోతున్నాను మొదటి కేసులో నేను ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ లు ఖచ్చితంగా సమానమని ఖచ్చితంగా సమానం అని ఊహించుకుంటున్నాను ఇది చాలా అవాస్తవికమైనది అయినప్పటికీ ఇది సింపుల్ కేసులలో ఒకటి కాబట్టి మనము సింపుల్ కేసుతో ప్రారంభిస్తున్నాము కావున OC వోల్టేజ్ లు ఖచ్చితంగా సమానంగా ఉన్నాయి ఇది కేస్ 1 నేను V1 ఇక్కడ కలిగి ఉన్నాను నేను ఒక ట్రాన్స్ఫార్మర్ ఈక్వివలెంట్ ఇంపెడెన్స్ ను Z1 గా చూపుతున్నాను వాస్తవానికి ఇది Zeq1 నేను దానిని Z1 అని అబ్రివేట్ చేస్తున్నాను నాకు మరో ట్రాన్స్ఫార్మర్ ఉంది అది పారలల్ గా కనెక్ట్ చేయబడి ఉంది ఇది వాస్తవానికి Z2 ఇంపెడెన్స్ కలిగి ఉంది సరేనా నేను ఈ రెండింటినీ ఇంపెడెన్స్గా కలిగి ఉంటే చివరకు నేను దానిని లోడ్తో కనెక్ట్ చేయబోతున్నాను మరియు లోడ్ సెకండరీ యొక్క కామన్ పాయింట్ ల మధ్య కనెక్ట్ చేయబడి ఉంది దయచేసి నేను Z2ను దాచిపెడితే ఇది ట్రాన్స్ఫార్మర్ 1 యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ ను చూపిస్తుంది నేను Z1 ను దాచిపెడితే Z2మాత్రమే నాకు రెండవ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ ను ఇస్తుంది నేను పారలల్ బ్రాంచ్ లను నెగ్లెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఐరన్ లాసెస్ గురించి మనం అనవసరంగా ఆందోళన చెందడంలేదు నేను దాని గురించి ఆందోళన చెందడంలేదు నేను ప్రధానంగా టెర్మినల్ కండీషన్ గురించి ఆందోళన చెందుతున్నాను ఎందుకంటే టెర్మినల్స్ ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి మరియు వోల్టేజ్ రెగ్యులేషన్ ఏమిటి ఇది ఎక్కువగా Req మరియుXeqలపై ఆధారపడి ఉంటుంది అందువలన నేను Z గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాను అందువలన ఇక్కడ నా లోడ్ ఇదే కాబట్టి నేను దీనిని IL అని పిలుస్తాను నేను ఈ వోల్టేజ్ను VL అని పిలుస్తాను ప్రాథమికంగా ఇది V2 అయి ఉండాలి మరియు నేను V1ను అప్లై చేస్తున్నాను కావున నేను V1I1Z1 అని చెప్పగలను నేను దీనిని I1 మరియు దీనిని I2 అనుకుంటేV1I1Z1ILZL అవుతుంది అదేవిధంగా నేను దీనిని I2Z2ILZL అని వ్రాయగలను ఎందుకంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది సమానము మరియు నేను ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఒకటేనని ఊహిస్తున్నాను నేను దీన్ని ఇలా వ్రాయగలను ఇండ్యూస్డ్ EMF లు తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటాయి అదే నేను ఊహిస్తున్నాను కాబట్టి లోడ్ లేకపోతే ఇది చెల్లుబాటు అవుతుంది అప్పుడు నేను IL0ను కలిగి ఉంటాను ఈ సందర్భంలో నేను కిర్చాఫ్ లా kirchoff's Law ప్రకారం ఖచ్చితంగా I1I2ILఅని వ్రాయగలను కాబట్టి IL0 అయితేI1 I2 గా ఉంటుంది మరియు వైస్ వెర్సా I1 అనేది I2 కి సమానంగా ఉంటుంది మరియు నేను దీన్ని ఓపెన్ చేసిన తర్వాత వోల్టేజ్లలో నిజంగా తేడా లేనట్లయితే నేను ఖచ్చితంగా ఈ సందర్భంలో కరెంట్ ఎక్కడా ప్రవహించక పోవడాన్ని కలిగి ఉంటాను ప్రాథమికంగా ఇది డెడ్ సర్క్యూట్ నేను లోడ్ ఓపెన్ చేసిన వెంటనే ఎక్కడైనా కరెంట్ ప్రవహించే ప్రశ్న లేదు కాబట్టి నో లోడ్ కండిషన్ లో I1 I2 అది కూడా 0 కి సమానం అవుతుంది ఎందుకంటే నేను పూర్తి సర్క్యూట్ను ఓపెన్ చేశాను ఇప్పుడు కరెంట్ డివిజన్ ఎలా జరుగుతుందో నేను పరిశీలిస్తే నేను పారలల్ కరెంట్ డివిజన్ లా ప్రకారం నేను I1 ను Z2Z1Z2ILగా కలిగి ఉండబోతున్నాను అదేవిధంగా I2 అనేది Z1Z1Z2IL అవుతుంది దయచేసి ఈ విషయాలన్నీ కాంప్లెక్స్ నంబర్లు అని గుర్తుంచుకోండి నేను పై సమీకరణాన్ని VL లేదా VL మల్టిప్లై చేస్తాను ఒకవేళ నేను కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ గురించి మాట్లాడుతుంటే VLIL లేదా ILVL నాకు అపారెంట్ పవర్ను ఇస్తుంది మనము కాంప్లెక్స్ రెప్రజెంటేషన్ గురించి చెప్పుకున్నప్పుడు దీని గురించి చెప్పుకున్నాము కాబట్టి నేను ప్రాథమికంగా S1 ను పొందుతాను ఇది వాస్తవానికి VLI1 ఇది Z2Z1Z2SL కు సమానంగా ఉంటుంది ఎక్కడ SL మొత్తం లోడ్ యొక్క అపారెంట్ పవర్ నేను దీన్నిPjQ ఫార్మట్ లో పొందుతున్నాను నేను దానిని ఏ ఫేజ్ యాంగిల్ లేకుండా కేవలం వోల్ట్ ఆంపియర్ విలువగా పొందడం లేదు నేను ఒక ఫేజ్ యాంగిల్ ని పొందుతున్నాను ఆ ఫేజ్ యాంగిల్ నేను దీనిని P1jQ1 అని పిలుస్తున్నాను అదేవిధంగా నేను S2 చూస్తున్నట్లయితే నేను Z1Z1Z2SL అని వ్రాయాలి కాబట్టి నాకు ఇండిపెండెన్స్ లు తెలిస్తే రెండు ట్రాన్స్ఫార్మర్ల మధ్య అపారెంట్ పవర్ లు ఎంత ఖచ్చితంగా విభజించబడతాయో పొందగలను మరియు ఒకవేళ నేను రెండు 1 kVA ట్రాన్స్ఫార్మర్లు 1 kVA ప్లస్ 1 kVA కలిగి ఉన్నాను అనుకుందాము మరియు నాకు 1 5 kVA లోడ్ రాబోతోందని అనుకుందాము అవి రెండూ ఆ లోడ్ ను సమానంగా పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను వాటిలో ఒకటి 1 తీసుకొని మరొకటి 0 5 తీసుకోవడానికి బదులు గా అవి రెండూ 0 75 చొప్పున తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను దానిని మరింత పెంచితే ఒకవేళ నేను 2 kVA ట్రాన్స్ఫార్మర్లను కలిపి ఉంచానని చెబితే రెండు 1 kVA ట్రాన్స్ఫార్మర్లను కలిపి 2 kVA లోడ్ను సరఫరా చేయాలి అనుకుంటున్నాను 5 వద్దనే ట్రాన్స్ఫార్మర్లలో ఒకటి దాని అంచుకు చేరుకుంది మీరు దానిని మరింత లోడ్ చేయలేరు కాబట్టి నేను 1 5 kVA కన్నా ఎక్కువ భారాన్ని పెంచడానికి ప్రయత్నిస్తే ఈ 1 kVA ను ఇప్పటికే తీసుకున్న ట్రాన్స్ఫార్మర్లలో ఒకటి అన్ని సంభావ్యతలలో ఓవర్లోడ్ అవుతుంది కాబట్టి రెండు ట్రాన్స్ఫార్మర్ల మధ్య ఒక నిర్దిష్ట kVA ఎలా విభజించబడిందో ఆ ట్రాన్స్ఫార్మర్ల ఇంపెడెన్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఇంపెడెన్సులు సమానంగా ఉంటే నేను సమాన కరెంట్ డివిజన్ కలిగి ఉంటాను ఇంపెడెన్సులు సమానంగా లేకపోతే నేను ఖచ్చితంగా వేర్వేరు ట్రాన్స్ఫార్మర్లు తీసుకునే కరెంట్ లకు వేర్వేరు విలువలను కలిగి ఉంటాను అందువల్ల లోడ్ షేరింగ్ పరంగా నేను వ్యత్యాసం కలిగి ఉంటాను లోడ్ సమానంగా షేర్ చేయబడకపోతే మొత్తం ట్రాన్స్ఫార్మర్ల యొక్క పూర్తి కెపాసిటీకి నేను వాటిని లోడ్ చేయలేను ఎందుకంటే వాటిలో ఒకటి లోడ్ను ఎక్కువగా పంచుకుంటుంది అది వేగంగా బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ఇంపెడెన్సులు సరిగ్గా సమానంగా లేకపోతే కనీసం దాదాపుగా పోల్చదగినంతగా ఉండడం చాలా అవసరం సరిగ్గా సమానమైనవి పొందడం చాలా కష్టం కానీ వీలైనంత వరకు అవి తగినంత దగ్గరగా ఉండాలి ఇది నేను ఇంతకుముందు ప్రస్తావించని మరో కండిషన్ పారలల్ ఆపరేషన్ కోసం శాటిస్ఫై కావలసిన కండీషన్లలో ఇది ఐదవ కండీషన్ లోడ్ షేరింగ్ ను చూపించడానికి కంటే ముందే ఈ విషయాన్ని ప్రస్తావించాలి అనుకోలేదు దయచేసి దీనిని కూడా కలుపుకోండి సిరీస్ పెరామీటర్లు లేదా పర్ యూనిట్ ఇంపెడెన్స్లు సమానంగా ఉండాలి అని నేను చెప్తాను వాటి పర్ యూనిట్ ఇంపెడెన్స్లు సమానంగా ఉండాలి మనము ట్యుటోరియల్ చేస్తున్నప్పుడు దీన్ని మరింత వివరంగా చూడటానికి ప్రయత్నిద్దాం సరేనా నేను మీకు పారలల్ ఆపరేషన్ లో కొన్ని సమస్యలను వేర్వేరు ఇంపెడెన్స్ లతో మీకు ఇస్తాను అవి ఎంత ఖచ్చితంగా లోడ్ ను షేర్ తీసుకుంటాయో చెక్ చేయడానికి ప్రయత్నించండి మరియు ఆ తరువాత ముందుకు వెళ్ళండి ఇప్పుడు రెండవ కేసు పరిశీలించడానికి ప్రయత్నిద్దాం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజీలు ఒకే విధంగా ఉన్న మొదటి సందర్భం ఇది రెండవ కేసు OC వోల్టేజీలు కొద్దిగా భిన్నంగా ఉన్నప్పుడు కాబట్టి నేను ఓపెన్ సర్క్యూట్ వోల్టేజీలు కొద్దిగా భిన్నంగా ఉన్నాయని చెప్పినప్పుడు నేను ఇప్పుడు పూర్తిగా సెకండరీ వైపు చూస్తున్నాను సరేనా ట్రాన్స్ఫార్మర్లలో ఒకదానికి వోల్టేజ్ E1 గా ఉందని మరొక ట్రాన్స్ఫార్మర్కు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ E2 గా ఉందని నేను ఊహిస్తున్నాను ఈ రెండు విషయాలు V2 మనం చూస్తున్నది లేక V2 మనం చూస్తున్నది V2 ట్రాన్స్ఫార్మర్లలో ఒకదానికి ట్రాన్స్ఫార్మర్లలో ఒకదానికి సెకండరీ వైపు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ E1 రెండవ ట్రాన్స్ఫార్మర్ కోసం సెకండరీ సైడ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ E2 అవి కొంచెం భిన్నంగా ఉంటాయి నేను మీకు చెప్పినట్లుగా ఒక్కొక్కటి 110 కలిగి ఉండటానికి బదులుగా ఒకటి 109 కలిగి ఉండవచ్చు మరొకటి 110 కలిగి ఉండవచ్చు మళ్ళీ నేను ఇక్కడ ఇంపెడెన్స్లను చూపించబోతున్నాను ఇది Z1మరియు ఇది Z2 మరియు రెండూ కలిసి కనెక్ట్ చేయబడి ఉన్నాయి మరియు నాకు ఇక్కడ లోడ్ వస్తుంది మరియు రిటర్న్ పాత్ ఇదే ఇది ZL కాబట్టి ఇది VL గా ఉంటుంది బహుశా Z1మరియు Z2 ద్వారా అసమాన వోల్టేజ్ డ్రాప్స్ ఉండవచ్చు అందుకే నేను టెర్మినల్ కు అక్రాస్ గా అదే వోల్టేజ్ VL పొందుతున్నాను నేను ఈ సందర్భంలో ఇలా వ్రాయగలను కాబట్టి నేను రెఫరెన్స్ పాయింట్ గురించి మాట్లాడుతుంటే ఇది గ్రౌండ్ కాబట్టి నేను E1 I1Z1ILZL లేదా VL అని చెప్పగలను నేను ఏ విధంగానైనా చెప్పగలను అదేవిధంగా E2 I2Z2ILZL అవుతుంది నేను దీనిని ఈక్వేషన్ 1గా దీనిని ఈక్వేషన్ 2 గా పిలుస్తాను కాబట్టి ఏమిటో తెలుసుకుందాం నేనుE1 E2I1Z1 I2Z2 అని వ్రాయగలను దీన్ని మళ్ళీ నో లోడ్ కండిషన్ లో పరిశీలించనివ్వండి ఎటువంటి లోడ్ కనెక్ట్ కాకపోతే నేను ILను అది వాస్తవానికి I1I20కు సమానం కాబట్టి I1 I2 అవుతుంది కాని ఈ సందర్భంలో సర్క్యూట్ డెడ్ అవుతుందని నేను చెప్పలేను అది కాకూడదు ఎందుకంటే నేను ఇష్టపడినా లేకున్నా తప్పనిసరిగా ఈ విధంగా సర్క్యులేట్ అవుతున్న కరెంట్ ను కలిగి ఉంటాను మరియు ఆ సర్క్యులేటింగ్ కరెంట్ స్పష్టంగా ఈ ఎక్స్ప్రెషన్ నుండి వస్తుంది నేను ఎక్స్ప్రెషన్ మూడు నుండి ఇలా చెప్పగలను నేను E1 E2Z1Z2I1 or I2 అని వ్రాయగలను ఇది సర్క్యులేటింగ్ కరెంట్ కాబట్టి నేను ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్లను కొంచెం భిన్నంగా కలిగి ఉన్నా స్వాభావికంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంపెడెన్స్ లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ద్వారా తగినంత సర్క్యులేటింగ్ కరెంట్ ఉంటుంది ఇది చాలా ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లలో జరుగుతుంది నేను చాలా ఎక్కువ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్ను కలిగి ఉన్నప్పుడల్లా నేను ప్రాథమికంగా సర్క్యులేటింగ్ కరెంట్ ను చాలా పెద్దదిగా కలిగి ఉంటాను ఎందుకంటే స్వాభావిక ఇంపెడెన్స్లు చిన్నవిగా ఉంటాయి ఇది ఎక్కువ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ అయితే అది చాలా కరెంట్ను కూడా క్యారీ చేస్తుందని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఒకవేళ ఇది చాలా కరెంట్ అయితే దాని అర్థం వైండింగ్ ల మందం చాలా ఎక్కువగా ఉంటుంది అని వైండింగ్ ల మందం ఎక్కువగా ఉంటుంది స్పష్టంగా నేను రెసిస్టెన్స్ ను చిన్నదిగా కలిగి ఉండబోతున్నాను కాబట్టి మీరు ప్రయోగశాలలోని 1 kVA ట్రాన్స్ఫార్మర్ను చూస్తే సబ్స్టేషన్లోని 100 kVA ట్రాన్స్ఫార్మర్ను చూస్తే సబ్స్టేషన్లోని 100 kVA ట్రాన్స్ఫార్మర్ చాలా తక్కువ వాస్తవ ఓమిక్ ఇంపెడెన్స్ కలిగి ఉంటుందని మీరు చూస్తారు నేను దానిని పర్ యూనిట్లో లెక్కించినప్పుడు అవన్నీ పోల్చదగినంతగా ఉంటాయి ఎందుకంటే పర్సంటేజ్ ఇంపెడెన్స్లు వాటి రేటెడ్ కరెంట్ కెపాసిటీ మరియు రేటెడ్ వోల్టేజ్ కెపాసిటీ పరంగా లెక్కించబడతాయి సాధారణంగా అది ఇలా లెక్కించబడుతుంది కాబట్టి వోల్టేజ్ వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నప్పటికీ నేను ఎక్కువ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్లలో ఎక్కువ విలువ కలిగిన సర్క్యులేటింగ్ కరెంట్ కలిగివుంటాను ఇప్పుడు లోడ్ కండీషన్ లో నేను వాస్తవానికి I1 విలువ ఎంతో సమీకరణం నుండి వ్రాయగలగాలి ఎందుకంటే IL ను నేను I1I2 గా సబ్స్టిట్యూట్ చేయగలను కాబట్టి I1 ఈ విధంగా వ్రాయబడుతుంది E1 I1Z1 అనేది I1I2ZLకు సమానం అవుతుంది కాబట్టి నేను I1 కోసం ఎక్స్ప్రెషన్ ను వ్రాయగలను పెద్ద విషయం కాదు మీరు Z1Z2ZL మరియు I2 పరంగా వ్రాయవచ్చు కాబట్టి మీరు ఈ I1ను ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మీరు I1ను తొలగించగలరు మీకు తెలిసిన కొంత అరిథ్మెటిక్ అంతే కాబట్టి మీరు తప్పనిసరిగా కొన్ని ఆల్జీబ్రా క్యాలిక్యులేషన్స్ చేయబోతున్నారు ఆపై I1 మరియు I2 కోసం విడిగా ఒక ఎక్స్ప్రెషన్ ను పొందుతారు అది మీకు లోడ్ లు ఎలా షేర్ అయ్యయో నేరుగా తెలియజేస్తుంది మీరు అసమాన వోల్టేజ్ రేషియోలు కలిగి ఉన్నప్పుడల్లా మీరు డిరైవ్ చేసిన ఈ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించడం ద్వారా లోడ్లు ఎలా షేర్ అవుతున్నాయో మీరు పొందగలుగుతారు కాబట్టి వోల్టేజ్ రేషియోలు సమానంగా ఉన్నప్పుడు అవి వేర్వేరు కెపాసిటీతో ఉన్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్ల పారలల్ ఆపరేషన్ సాధ్యమే నేను ఖచ్చితంగా 50 kVA ట్రాన్స్ఫార్మర్తో పారలల్ గా 100 kVA ట్రాన్స్ఫార్మర్ను ఆపరేట్ చేయగలను సమస్య లేదు ఒకవేళ నేను ఒక 120kVA లోడ్ను షేర్ చేస్తుంటే నేను 100 kVA అనేది 80 తీసుకోవాలనుకుంటున్నాను మరియు మరో 50kVA ట్రాన్స్ఫార్మర్ 40 తీసుకోవాలనుకుంటున్నాను నేను నిజంగా లోడ్ డివిజన్ ను వాటి రేటింగ్కు అనులోమానుపాతంలో చూస్తున్నానా అనేది చాలా ముఖ్యమైనది ఇంపెడెన్స్ లు పోల్చగలిగినంత ఉంటే 100 kVA ఎక్కువ మొత్తాన్ని తీసుకోవాలి 50 kVA తక్కువ మొత్తాన్ని తీసుకోవాలి